మానవ వనరుల నిర్వహణపై తరగతికి తిరిగి స్వాగతం నా పేరు ఆరాధన మాలిక్ నేను ఈ కోర్సు చేయడానికి మీకు సహాయం చేస్తున్నాను మనము ఇప్పటివరకు మానవ వనరుల నిర్వహణకు సంబంధించిన వివిధ విషయాలను చర్చించాము ఈ రోజు ఇది చివరి ఉపన్యాసాలలో ఒకటి దీని తరువాత ఇంకా చాలా ఉన్నాయి కానీ చివరి వాటిలో ఇది ఒకటి మరియు ఈ ఉపన్యాసంలో మనము సంస్థలలో క్రమశిక్షణ గురుంచి మాట్లాడుకుందాం మానవ వనరుల నిపుణులుగా మీ సామర్థ్యం తో మీరు ఏమి చేయాలో మనము చర్చించాము మీరు ఉద్యోగులకు ఎలా సహాయం చేయవచ్చు మీరు గీతను ఎక్కడ గీస్తారు మొదలగునవి నేను ఆ పదాన్ని ఉపయోగించినట్లయితే మనం చాలా చాలా డైసీ టాపిక్ ని తాకినట్టు చాలా సున్నితమైన సమస్య అది ఏమిటంటే సంస్థలో క్రమశిక్షణ కాబట్టి దానితో ముందుకు సాగుదాం మళ్ళీ కొన్ని మూలాలు రెండు పుస్తకాలు నేను చాలా తరచుగా రిఫర్ చేస్తాను మరియు నేను ఈ పుస్తకాలను మీకు సూచించాను మీ కోసం నా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కానీ నేను ఈ పుస్తకాలను ఎందుకు సూచించాను అంటే అవి మార్కెట్లో తక్షణమే లభిస్తాయని నేను నమ్ముతున్నాను మీరు నిజంగా ఈ పుస్తకాల ద్వారా వెళ్ళవచ్చు నేను చర్చించినవి లేదా ఈ పుస్తకాలలో మరెన్నో చదివినవి చర్చించినవి మీరు చూడవచ్చు ఈ పుస్తకాలు చాలా బాగున్నాయి వాటికి చిన్న కేస్లెట్ లు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఈ రెండు పుస్తకాలు ప్రధానంగా నేను సూచించినవి క్రమశిక్షణ క్రమశిక్షణ అనేది ఒక సాధనం ఉద్యోగులతో కమ్యూనికేట్ చేయడానికి వారి ప్రవర్తనను మార్చడానికి నిర్వాహకులు దీనిపై ఆధారపడతారు కాబట్టి క్రమశిక్షణ అంటే ఏమిటి ఎపుడైతే ఉద్యోగులు వారి నుండి ఆశించబడింది వారు చేయరో ఎపుడైతే ఉద్యోగులు వారి మార్క్ వరకు పని చేయరో అపుడు క్రమశిక్షణ అవసరం తలెత్తుతుంది ఇప్పుడు వివిధ రకాల క్రమశిక్షణలు చూద్దాం క్రమశిక్షణను వివిధ రూపాల్లో అమలు చేయవచ్చు ఒకటి ప్రగతిశీల క్రమశిక్షణ మీరు కొన్ని దశల ద్వారా వెళ్ళండి ఏదో ఒక విషయాన్ని మార్చాలి అని మీరు దానిని గుర్తించారు ఆపై మీరు ఉద్యోగికి మాటలతో సలహా ఇవ్వండి మీరు ఉద్యోగిని మీ కార్యాలయానికి పిలువండి మరియు మీరు ఉద్యోగికి చెబుతారు దయచేసి పని బాగా చేయడం ప్రారంభించండి అని కాబట్టి మొదట మీరు ఉద్యోగితో అనధికారిక సంభాషణ తో ప్రారంభించండి ఆపై ఉద్యోగి అతని లేదా ఆమె ప్రవర్తనను మార్చకపోతే లేదా సరిదిద్దకపోతే మీరు మీ స్వంత నోట్ బుక్ లో రికార్డ్ చేసే మౌఖిక హెచ్చరికకు వెళతారు కానీ ఎక్కడా డాక్యుమెంట్ చేయవద్దు కానీ మీరు కనీసం తేదీ మరియు సమయం యొక్క రికార్డు ను ఉంచండి కాబట్టి మీరు ఉద్యోగిని సమావేశానికి పిలవవచ్చు మరియు ఆ విధంగా మీ దగ్గర కొంత రికార్డ్ ఉంది ఆపై మీరు ఒక జారీ చేస్తారు ఉద్యోగి ఇప్పటికీ ఆమె ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే మీరు ఉద్యోగికి వ్రాతపూర్వక హెచ్చరికను జారీ చేస్తారు మరియు ప్రవర్తన ఇంకా మారకపోతే మీరు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేస్తారు దర్యాప్తు నిర్వహిస్తారు మరియు ఉద్యోగి నిజంగా అంచనా వేసిన దాని ప్రకారం చేయలేకపోయాను అనే అపరాధ భావం తో లేదా అంచనాలకు కనీసం ప్రయత్నించినా అప్పుడు ఉద్యోగి చివరకు ఆమె లేదా అతని విధుల నుండి విడుదల చేయబడతారు మరియు ఇవన్నీ చాలా సందర్భోచితమైనవి కానీ ప్రగతిశీల క్రమశిక్షణ తప్పనిసరిగా ఉద్యోగి ఆమె లేదా అతని నుండి ఆశించినదానిని ప్రారంబించే వరకు క్రమశిక్షణను నిర్ధారించడానికి లేదా ఉద్యోగి యొక్క చర్యలను సరిదిద్దడానికి వరుస దశలను అనుసరిస్తుంది ఉద్యోగులను క్రమశిక్షణ చేసే ఇతర మార్గం సానుకూల క్రమశిక్షణ పేరు లో సూచించినట్లుగా ఇది ఉద్యోగులను వారి స్వంత ప్రవర్తనలను పర్యవేక్షించడానికి మరియు వారి చర్యలకు బాధ్యత వహించడానికి వారిని ప్రోత్సహిస్తుంది ఇప్పుడు ప్రగతిశీల క్రమశిక్షణ ఇది తప్పనిసరిగా మద్దతు ఇవ్వకపోవచ్చు కానీ మనము సానుకూల క్రమశిక్షణ గురించి మాట్లాడేటప్పుడు మనము ఈ ప్రక్రియలో ఉద్యోగులు వారి చర్యలను సరిదిద్దడానికి సహాయం చేసుకోవడం గురుంచి మాట్లాడుతాము వారి నుండి ఏమి ఆశించినా వారు సహాయం చేస్తారు వారు వారి ఉత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడానికి సహాయం చేస్తారు ఇది మళ్ళీ సాధారణంగా నాలుగు దశల ప్రక్రియ మరలా ఇది కేవలం సలహా మీకు తెలుసా ఈ విషయాలు స్టోన్ లో సెట్ అవ్వవు ఉద్యోగులను క్రమశిక్షణలో ఉంచడానికి మీరు మీ స్వంత మార్గాన్ని కలిగి ఉండాలి కానీ ఈ విషయాలు ఎల్లప్పుడూ పేపెర్ లో ఉంచడం మంచిది కాబట్టి సానుకూల క్రమశిక్షణ తప్పనిసరిగా ఉద్యోగులు మరియు వారి పర్యవేక్షకుల మధ్య సబార్డినేట్లు మరియు వారి తక్షణ పర్యవేక్షకుల మధ్య కౌన్సెలింగ్ సెషన్ తో మొదలవుతుంది అంటే ఆ తరువాత కూడా విషయాలు మారకపోతే అక్కడ తదుపరి సమావేశం కొత్త టైమ్ టేబుల్ మరియు ప్లాన్ ఏర్పరచటం జరుగుతుంది మరియు మీకు తెలుసా పర్యవేక్షకుడు ఉద్యోగికి సూచించినదానిని అతను అనుసరిస్తున్నాడా లేదా అని చూస్తాడు ఆపై తుది హెచ్చరిక ఉంటుంది మరియు వదిలివేయటం వుంది సస్పెన్షన్ ఉండదు కానీ మీరు ఉద్యోగికి వారి ప్రవర్తనను మార్చుకోవడానికి మరియు విజయవంతం కావడానికి ప్రతి అవకాశాన్ని మరియు ప్రతి మద్దతును ఇవ్వండి అసమంజసమైన కష్టమైన ప్రవర్తనల యొక్క వివిధ రూపాలు ఉన్నాయి మరియు మనము తరువాత ప్రతి ఒక్కటి మరింత వివరంగా చూద్దాం కానీ మనము ఇక్కడ నిర్దిష్ట విధానాలు గురుంచి మాట్లాడుతున్నాము కాబట్టి ఉద్యోగి యొక్క ఉాహించని ప్రవర్తనలతో వ్యవహరించడానికి సాధారణ విధానాలు క్రమశిక్షణా విధానాలు ఎందుకు అవసరం క్రమశిక్షణా విధానాలు అవసరం ఎందుకంటే పనితీరు లేదా ప్రవర్తన పరంగా వారి నుండి ఏమి ఆశించబడుతుందో ఉద్యోగులకు తెలియాలి నా ఉద్దేశ్యం సంస్థ ఏమి ఆశిస్తుందో వారు తెలుసుకోవాలి వారు ఏమి చేయాలో ఏది ఆమోదయోగ్యమైనది ఏది ఆమోదయోగ్యం కానిది అని వారు తెలుసుకోవాలి మరియు వారి నుండి ఏమి ఆశించబడిందో అది వారు చేయకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి ఉద్యోగుల కోసం వారి పని ప్రక్రియలో మీరు స్పష్టమైన మార్గదర్శకాలను వేయడం చాలా అవసరం మరియు క్రమశిక్షణా విధానాలను గుర్తించాల్సిన అవసరం ఉన్న మరొక కారణం ఎవరైనా అవసరమైన ప్రమాణాలను సాధించడానికి పని చేయాలనుకుంటే ఆ వ్యక్తులకు ఉన్న అడ్డంకులను గుర్తించడం మరియు మీరు క్రమశిక్షణా ప్రక్రియను ప్రారంభించినప్పుడు ప్రారంబంలో మీరు నోటితో ఇచ్చిన హెచ్చరిక స్థితిలో ఉద్యోగి ఏ కారణం చేతనైనా బాగా పని చేయలేడు కొంతమంది ఉద్యోగులుకు వారి పర్యవేక్షకుల వద్దకు రావడం మరియు ఏదో సరైనది కాదు అని వారికి చెప్పడం చాలా ఇబ్బందిగా ఉండొచ్చు మీకు తెలుసా వారు అలా చేయలేరు ఎందుకంటే వారు అణచివేతగ భావిస్తున్నారు మరియు ఆపై వారు వారి పనిని సరిగా ప్రదర్శించలేరు ఆపై మీకు తెలుసా క్రమశిక్షణా ప్రక్రియలో ఇది ఉద్యోగికి క్రమశిక్షణ ఇది కేవలం ఫీడ్ బ్యాక్ సెషన్ అని మీరు అనుకోవచ్చు మీరు ఉద్యోగిని పిలిచి ఏమి జరుగుతుందో చెప్పండి మరియు ఆ సమయంలో ఉద్యోగి నేను ఈ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ప్యాకేజీ ని ఉపయోగించడానికి శిక్షణ పొందలేదు లేదా ఈ డాక్స్ ఎలా అని నాకు తెలుసా అని ఓపెన్ అవుతారు కాబట్టి శిక్షణ అవసరాలు తెలుస్తాయి ఉద్యోగ అవసరాల స్పష్టత లేకపోవడం కొన్నిసార్లు ఉద్యోగులకు తెలియదు వారి నుండి ఏమి ఆశించబడుతుందో చాలా సార్లు వాస్తవానికి ముఖ్యంగా నిర్వహణ రంగంలో ముఖ్యంగా మీరు పైకి వెల్లేకొద్ది మరింత అస్పష్టంగా ఉంటుంది మీకు తెలుసా ఉద్యోగ అవసరాలకు సంబంధించి ఎక్కువ లేదా తక్కువ స్పష్టత లేకపోవడం అందువల్ల ఉద్యోగిని అడిగే ప్రక్రియలో ఉద్యోగి సంభావ్యతను ఎందుకు ప్రదర్శించడం లేదు ఏమి జరుగుతోంది అని చూడాలి ఉద్యోగ అవసరాల యొక్క స్పష్టత లేకపోవడం అని మీరు గ్రహించవచ్చు అక్కడ ఉద్యోగికి అదనపు మద్దతు అవసరం బహుశా ఉద్యోగికి కొంత ఫ్లెక్సిబిలిటీ మొదలైనవి అవసరం కావచ్చు అప్పుడు ఒక అవకాశంగా ఒక వ్యక్తి యొక్క పనితీరు లేదా ప్రవర్తనలో మెరుగుదల కోసం తగిన లక్ష్యాలు మరియు టైం స్కేల్ ను అంగీకరించాలి కొన్నిసార్లు మీరు ఉద్యోగులు చేసే పనిని మెరుగుపరచడానికి వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది కేవలం మీరు వారికి ఒక మార్క్ వరకు పనిచేయడం లేదని చెప్పడం ద్వారా మీరు వారికి పనిని మెరుగుపరుచుకునే అవకాశం ఇవ్వాలి ఒక రిఫరెన్స్ గా ఉపాధి ట్రిబ్యునల్ కోసం వారు తొలగించబడిన విధానం గురించి ఎవరైనా ఫిర్యాదు చేస్తే నా ఉద్దేశ్యం మీరు ఉద్యోగుల నుండి వివిధ రకాల అభిప్రాయాలను తీసుకోవచ్చు కానీ ఇది క్రమశిక్షణా విధానాల సమయంలో మాత్రమే ఎప్పుడైతే మనం కూర్చుని ఎందుకు విషయాలు ఆశించిన మార్గంలో వెళ్లడం లేదు ఏం జరుగుతుంది అని అంచనా వేస్తాము ఏది అవసరం మరియు ఏది అవసరం లేదు అని మనం గ్రహిస్థాము ముఖ్యంగా ప్రగతిశీల క్రమశిక్షణా విధానంలో నిజంగా ప్రతిదీ గమనించాలి మరియు మనం ఒకరిని పేలవమైన పనితీరు కారణంగా అనైతిక చట్టవిరుద్ధమైన ప్రవర్తన వివిధ విషయాల వల్ల తీసివేయాలనుకుంటే మన దగ్గర కొంత డాక్యుమెంటేషన్ ఉండాలి లేదంటే మనం వెనక్కి తగ్గవలసి ఉంటుంది క్రమశిక్షణ యొక్క ప్రాథమిక ప్రమాణాలు క్రమశిక్షణలో అనుసరించే కొన్ని ప్రమాణాలు ఎంటంటే ఒకటి కమ్యూనికేషన్ నియమాలు మరియు పనితీరు ప్రమాణాలు కాబట్టి ఇవి ఖచ్చితంగా స్పష్టంగా ఉండాలి వాస్తవాల డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా అవసరం మరియు నిబంధన ఉల్లంఘనలకు స్థిరమైన ప్రతిస్పందన ఉండాలి పరిపాలన కింద ప్రతి ఉద్యోగి ఒకే విధంగా చూడబడాలి మరియు మీరు మీ క్రమశిక్షణా విధానాల రికార్డులను ఉంచుకుంటే మీరు సంస్థ ఉల్లంఘనలు పరిగణించే మార్గంలో స్థిరత్వాన్ని నిర్ధారించాలి కాబట్టి అందుకే ఈ విధానాలు అవసరం మరియు ఇవి మీరు అనుసరించే కొన్ని ప్రమాణాలు మీరు ఉద్యోగులతో అన్యాయంగా వ్యవహరించకూడదు మీరు ఉద్యోగులను భిన్నంగా చూడకూడదు మీరు ప్రతి ఒకరితో సమానంగా వ్యవహరిచాలి క్రమశిక్షణ యొక్క ప్రామాణిక కారణం క్రమశిక్షణ యొక్క ప్రాథమిక కనీస ప్రమాణాలు కు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించే మార్గాలలో ఒకటి మీకు తెలుసా మనము ఉద్యోగుల క్రమశిక్షణ గురించి మాట్లాడేటప్పుడు మనం మనకు సంస్థలో ఉన్న మానవ వనరుల సిబ్బంది శక్తి గురించి మాట్లాడాలి ఉద్యోగుల తో మీరు దీన్ని చేయడం లేదు మరియు ఈ విధంగా నేను మిమ్మల్ని క్రమశిక్షణ చేయగలను నేను ఊహించిది మీరు చేయకపోతే నేను ఇదే మీకు చేయగలను అని మనం అంటాము కానీ ఆ అధికారంతో మనము కూడా చాలా చాలా పెద్ద బాధ్యత కలిగి ఉన్నాము న్యాయంగా ఉండటం న్యాయంగా కనిపించడంమన ఉద్యోగులందరికీ వారి పనిలో విజయం సాధించడానికి కొంత అవకాశం ఇవ్వడం కాబట్టి పని ప్రదేశంలో క్రమశిక్షణను భరోసా ఇస్తూ సాధ్యమైనంతవరకు నైతికంగా ఉండటానికి మన సామర్థ్యాల తో ప్రతిదీ చేస్తున్నాం మరియు క్రమశిక్షణ యొక్క ప్రామాణిక కారణం ఏమిటంటే మీరు క్రమశిక్షణను నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వివిధ అంశాలను పాటించాల్సిన అవసరం ఉంది ఒకటి నోటిఫికేషన్ ఉద్యోగి అతని లేదా ఆమె ప్రవర్తన యొక్క క్రమశిక్షణా పరిణామాల గురించి ముందే హెచ్చరించారా ఉద్యోగికి తెలియదా ఏమి జరగబోతోంది ఉద్యోగి మార్క్ వరకు పని చేయకపోతే ఉద్యోగులు కు తెలియకపోతే మీరు ఉద్యోగికి న్యాయం చేయడం లేదు అని సహేతుకమైన నియమం సురక్షితమైన మరియు సమర్థవంతమైన కార్యకలాపాలకు సంబంధించి ఉద్యోగి సహేతుకంగా ఉల్లంఘించిన నియమం ఉందా ఒకవేళ ఉద్యోగి అతిగా స్పందించడం అనేది మీకు తెలిస్తే అది ఒకరి క్రమశిక్షణకు కారణం కాదు ఎవరో ఏదో చేసే విధానం మీకు నచ్చదు ఉద్యోగిని క్రమశిక్షణ కోసం ఉద్యోగి మీద కోపపడడానికి అది ఒక కారణం కాకూడదు కానీ ఉద్యోగి యొక్క చర్యలు సంస్థ యొక్క కార్యకలాపాలను నిజాయితీగా మరియు నిజంగా ప్రభావితం చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీకు కారణం ఉంది ఈ విషయాలు సంస్థను ఎంత ప్రభావితం చేస్తాయో ఉద్యోగికి తెలుసు కాబట్టి శిక్ష క్రమశిక్షణ చాలా తక్కువగా ఉండకూడదు ఎక్కువగా ఉండకూడదు ఇది సరిగ్గా ఉండాలి మరియు అది సహేతుకంగా ఉండాలి శిక్ష కి ముందు ఇన్వెస్టిగేషన్ ఉండాలి మీరు ఉద్యోగిపై ఏదైనా చర్య తీసుకునే ముందు దయచేసి ఉద్యోగి తనను తాను రక్షించుకోవడానికి తగిన అవకాశం ఇవ్వండి ఉద్యోగి తన దృక్కోణాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఇవ్వండి మీరు ఏదో చేస్తున్నారని మాకు తెలుసు మాకు తగినంత రుజువు ఉంది ఆమెను లేదా అతని దృక్కోణాన్ని ప్రదర్శించడానికి ఉద్యోగికి తగినంత అవకాశం ఇవ్వండి మరియు ఉద్యోగి ఆమె లేదా అతడు ఏమి చేసారో మీకు వివరించనివ్వండి కావాలని ఏదో తప్పు చేయాలని ఎవరూ కోరుకోరు ప్రతి ఒక్కరూ తాము చేస్తున్న పనులను చేయడానికి ఒక కారణం ఉంది కాబట్టి మీలో చాలామంది మళ్లీ పోటీ చేయవచ్చు నేను నిరూపించకపోతే తప్ప నేరస్థుడు కాదనే పాత సామెతను నేను గట్టిగా నమ్ముతున్నాను మరియు మీరు నిరూపించబడకపోతే మీరు దోషులు కాదని చట్టం చెబుతుంది ఏదైనా క్రమశిక్షణా పద్ధతులను అమలు చేయడానికి ముందు ఒక సంస్థ దర్యాప్తు చేయడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలి న్యాయమైన దర్యాప్తు జరగాలి మరియు దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండాలి అది ఉద్యోగికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పక్షపాతం చూపకూడదు అపరాధ రుజువు దర్యాప్తు గణనీయమైన సాక్ష్యాలను లేదా అపరాధ రుజువును అందించిందా మరలా నిరూపించకపోతే తప్ప నేరం కాదని నేను చెప్పాను క్రమశిక్షణా విధానాలు ఉద్యోగి యొక్క ధైర్యానికి చాలా హానికరం ఉద్యోగుల విధానానికి ఉద్యోగి ఉత్పాదకతకు చాలా హానికరం సంస్థ యొక్క మొత్తం వాతావరణానికి హానికరం కాబట్టి సరైన డాక్యుమెంటేషన్ అవసరం సరైన విధానాలు అవసరం వివక్ష లేకపోవడం క్రమశిక్షణా చర్య యొక్క నియమాలు మరియు పెనాల్టీ లు సమానంగా మరియు వివక్ష లేకుండా వర్తించబడతాయి ఈ ప్రశ్న మీకు మీరే అడగండి ఉద్యోగినీ చూసిన విధానం ద్వారా లేదా తుది ఫలితం ద్వారా నేను ఏ విధంగానైనా ఉద్యోగిపై వివక్ష చూపించానా మునుపటి ఉపన్యాసంలో వివక్ష గురించి చర్చించాము కాబట్టి నేను మళ్ళీ దానిలోకి వెళ్ళను సహేతుకమైన జరిమానా క్రమశిక్షణా జరిమానా నిబంధన ఉల్లంఘన యొక్క తీవ్రతకు సహేతుకంగా ఉందా కాబట్టి ఉల్లంఘన తీవ్రమైనది ఐతే మరియు శిక్ష మీరు ఇస్తున్నది దాని కంటే చాలా ఎక్కువ లేదా దాని కంటే చాలా తక్కువ లేదా అది సరైనదేనా అది కూడా హామీ ఇవ్వబడుతుందా క్రమశిక్షణ యొక్క పరిపాలన మీరు క్రమశిక్షణను నిర్వహించగల ఒక మార్గం హాట్ స్టవ్ రూల్ క్రమశిక్షణా చర్య యొక్క నమూనా క్రమశిక్షణ వెంటనే ఉండాలి ఇది తగినంత హెచ్చరికను ఇవ్వాలి మరియు హాట్ స్టవ్లాగా అందరికీ స్థిరంగా వర్తించాలి మనందరికీ తెలుసు స్టవ్ అంటే ఏమిటో మరియు మీరు స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇనుము వేడిగా ఉన్నప్పుడు మీకు గుర్తొచ్చింది కాబట్టి మీరు ఈ నియమం ప్రకారం క్రమశిక్షణతో ఉండాలి చట్టవిరుద్ధమైన లేదా ఊహించని చర్య జరిగినప్పుడు తప్పకుండా క్రమశిక్షణా విధానం జరగాలి విధ్వంసక చర్య జరిగినప్పుడు అంతరాయం కలిగించే చర్య జరిగిన సమయం మరియు చర్య తీసుకున్న సమయం మధ్య చాలా అంతరం ఉండకూడదు కాబట్టి దర్యాప్తు వెంటనే ప్రారంభించాలి మరియు ఉద్యోగికి సలహా ఇవ్వాలి లేదా ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి నివారించాల్సిన కొన్ని తప్పులు క్రమశిక్షణను నిర్వహించేటప్పుడు మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకూడదు మీరు క్రమశిక్షణను నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా దయచేసి మీ నిగ్రహాన్ని కోల్పోకండి పనులను పక్షపాతము లేకుండా చేయండి మీకు తెలిసిన పనులు పరిస్థితిని తెలుసుకోండి మరియు మీరు పరిస్థితిని ఎలా నిర్వహిస్తారనే దానిపై చాలా జాగ్రత్తగా ఉండండి క్రమశిక్షణా చర్యను పూర్తిగా తప్పించండి కానీ క్రమశిక్షణా చర్యను పూర్తిగా నివారించవద్దు చికిత్స చేయడం మీరు చేయకూడని మరొక విషయం మీరు తెరపిస్ట్ కారు మీరు పరిపాలనా అధికారి కాబట్టి మీరు తెరపిస్ట్ పాత్రను పోషించడానికి ప్రయత్నం చేయకూడదు మరియు కౌన్సెలింగ్కు వెళ్లండి ఉద్యోగికి ఊహించిన దాని గురుంచి మరియు ఊహించని దాని గురుంచి కౌన్సెలింగ్ ఇవ్వడం మంచిది కానీ తెరపిస్ట్ పాత్ర పోషించడం నిజంగా మిమ్మల్ని ఎవరో ఒకరు గ్రహిస్తే ప్రమాదం ఉంది మరియు అది చేయకూడదు సరే ఉద్యోగికి సాకులు చెప్పడం ఉద్యోగి దృక్పథం లో చూస్తే ఆనందంగా ఉంటుంది మీకు తగినంత రుజువు వచ్చేవరకు ఉద్యోగి చెప్పేదానికి పూర్తిగా లోబడి ఉండటం మంచిది కాదు క్రమశిక్షణకు ప్రగతిశీల విధానాన్ని ఉపయోగించడం కాబట్టి తక్షణ శిక్షను తప్పించడం పురోగతి మీరు తక్షణ శిక్షకు దూరంగా ఉండాలి తీర్మానాలకు వెళ్లవద్దు ఏది చెప్పినా మందలించవద్దు దయచేసి మీరు సరైన పద్ధతిలో చేయవలసినది చేయండి నిర్దేశించబడిన విధానాల శ్రేణిని అనుసరించండి మౌఖిక హెచ్చరిక ఇవ్వండి వ్రాతపూర్వక హెచ్చరిక ఇవ్వండి బహుశా సస్పెన్షన్ మరియు డిశ్చార్జ్ లేదా కౌన్సెలింగ్ చేయండి అభిప్రాయం తీసుకొండి ఆపై ఒక హెచ్చరిక ఇవ్వండి ఆపై చివరకు ఉద్యోగిని డిశ్చార్జ్ చేయండి కానీ ప్రతి దశని అనుసరించండి సమర్థవంతమైన క్రమశిక్షణా సెషన్ల కోసం కొన్ని దశలు వాస్తవానికి క్రమశిక్షణ అవసరమా అని తెలుసుకోండి సమస్య ఉల్లంఘన వివిక్త లేదా నమూనా లో ఒక భాగమా ఇది అత్యవసరం వల్ల జరిగిందా లేదా ఉద్యోగి పదేపదే అసమంజసమైన ప్రవర్తనలో పాల్గొంటున్నారా ఇది కేవలం అత్యవసరత కారణంగా ఉంటే మీరు ఎటువంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసిన అవసరం లేదు బహుశా కొంత అత్యవసర పరిస్థితి కారణంగా ఉద్యోగి అహేతుకంగా ప్రవర్తించాడు ఉద్యోగి ఊహించని రీతిలో ప్రవర్తించాడు కాబట్టి దయచేసి దాన్ని కనుగొనండి మీ ఉద్యోగుల పట్ల కొంచెం దయగా ఉండండి క్రమశిక్షణా నిర్ణయం తీసుకునే ముందు మానవ వనరుల నిపుణులతో సంప్రదించి కొంత అభిప్రాయాన్ని పొందండి అవసరమైతే మీ న్యాయవాదులతో సంప్రదించండి క్రమశిక్షణా నివేదికను వ్రాసేటప్పుడు మీ ప్రారంభ వ్యాఖ్యలలో స్పష్టమైన లక్ష్యాలను చర్చించుకోవడం కోసం వివరించండి మీరు దయచేసి మీ లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయని నిర్ధారించుకోండి పరోక్ష సమాచారంపై ఆధారపడవద్దు ఉద్యోగి మెరుగుదల కోసం మీ అంచనాల గురించి స్పష్టమైన అవగాహన పొందాలి భవిష్యత్తులో ఉద్యోగి నుండి ఏమి ఆశించాం తెలుసుకోవాలి అవును మీరు ముందుకు వెళ్లి ఉద్యోగికి అవసరమైనది చెప్పారు ఉద్యోగి ఆమె లేదా అతడు ఏమి చేసిన మీరు ఉద్యోగిని పిలిచి వారికి సలహా ఇవ్వండి మీరు ఒక నివేదికను వ్రాస్తున్నప్పుడు ఉద్యోగితో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగి మీరు ఊహించినదానిని స్పష్టంగా అర్థం చేసుకున్నారని నిర్ధారించుకోండి మరియు ఈ అంచనాలను నెరవేర్చకపోతే ఏమి జరుగుతుంది రెండు వైపుల కమ్యూనికేషన్ ఉండేలా చూసుకోండి నేను మీకు చెప్పినట్లుగా చాలా సార్లు ఉద్యోగులు వారి నుండి ఏమి ఆశించామో గ్రహించలేరు వారు దాని గురించి క్రమశిక్షణా సమావేశంలో కనుగొంటారు అప్పుడు వారు గ్రహిస్తారు వారి లక్ష్యం ఎంటో వారు ఎగతాళి చేయబడ్డారని అణిచివేయబడ్డారని భావిస్తారు ఆపై అది ఉత్పాదకత మరియు దైర్యం లేకపోవడం కి దారి తీస్తుంది కాబట్టి హెచ్ఆర్ నిపుణులుగా మన ఉద్యోగం ప్రజలను అణగదొక్కడం కాదు ఇది వారికి సాధ్యమైనంత మంచి పద్ధతిలో విజయవంతం చేయడంలో సహాయపడటానికి కాబట్టి ఉద్యోగి మన దగ్గరకు సౌకర్యం గా వచ్చేలా చూసుకోవాలి మరియు వాస్తవానికి మనం సేఫ్ గా ఉండటానికి రికార్డు లను ఉంచాలి కానీ ఉద్యోగిని క్రిందికి లాగకుండా ఉద్యోగికి మద్దతు ఇవ్వడానికి మనం అక్కడ ఉన్నామని ఉద్యోగి గ్రహించాలి కాబట్టి రెండు వైపుల కమ్యూనికేషన్ యొక్క ఛానెల్ తెరిచి ఉందని నిర్ధారించుకోండి తదుపరి ప్రణాళికను ఏర్పాటు చేయండి ప్రగతిశీల మరియు సానుకూల క్రమశిక్షణా విధానాలలో తదుపరి ప్రణాళికకు ఒప్పందం చాలా ముఖ్యమైనది మీరు ఏ విధానాన్ని అవలంబింప చేసినా ఉద్యోగి ఏమి చేస్తున్నారో మీరు నిశితంగా పరిశీలిస్తారని మరియు ఊహించినది పూర్తి చేయకపోతే మీరు జోక్యం చేసుకుంటారు అని ఉద్యోగి తెలుసుకోవాలి మరియు ఉద్యోగి అంచనాలను అందుకో లేని సందర్భంలో మీరు నిజంగా ఎప్పుడు ఎలా జోక్యం చేసుకుంటారో పరిణామాలు ఏమిటో ఉద్యోగి తెలుసుకోవాలి ఉద్యోగి ఆశించిన దానిని చేరుకునే సమయంలో ఉద్యోగికి కొంత మద్దతు అవసరం ఎలాంటి మద్దతు ఉద్యోగి ఆశిస్తున్నాడో మీరు ముందుగానే తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాలన్నీ స్పష్టంగా నిర్వచించాలి మరియు ఉద్యోగికి ఆమె లేదా అతని పనితీరును మెరుగుపర్చడానికి తగిన అవకాశం ఇచ్చి టైమ్ లైన్స్ ను స్పష్టంగా నిర్వచించాలి పాజిటివ్ నోట్ తో ముగించండి ఎప్పుడూ నెగటివ్ నోట్ తో క్రమశిక్షణా సమావేశాన్ని ముగించకండి ఉద్యోగి గురుంచి నువ్వు అలా ఇలా అని ఎపుడూ చెడు గా మాట్లాడకూడదు ఎప్పుడూ కూడా మీ వేలిని చూపించి మీరు దేనికి పనికిరారు మీ వల్ల ఏ పని అవ్వదు ఏమిచేయలేరు అని అనకూడదు నా ఉద్దేశ్యం మనము కార్యాలయంలో బెదిరింపు గురించి మాట్లాడేటప్పుడు దీని గురించి మరింత మాట్లాడదాము ఇలాంటివి నిజంగా ఉద్యోగి యొక్క ధైర్యాన్ని తగ్గించగలవు మీకు తెలుసా దాని యొక్క ఆర్థిక అంశం ఏమిటంటే కొత్త ఉద్యోగిని నియమించటానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది మరియు మీరు ఆమెకి లేదా అతనికి సరైన అవకాశం ఇవ్వకుండా కొప్పడితే మీరు లా సూట్లకు బాధ్యత వహిస్తారు కానీ మనమంతా మనుషులం మనము ఒకరికొకరు మద్దతు ఇవ్వడానికి ఇక్కడ ఉన్నాము కాబట్టి అది ఉద్యోగి గ్రహించినట్లు నిర్ధారించుకోండి ఆశించిన పనిని చేయని ఉద్యోగి తో సంస్థ సౌకర్యంగా ఉండదు కానీ సంస్థ ఉద్యోగికి సహాయం చేయాలనుకుంటుంది విజయవంతం అవుతుంది మరియు ఉద్యోగికి వీలైనన్ని వనరులను ఇవ్వండి మరియు ఉద్యోగి విజయవంతం కావడానికి సహాయపడండి కాబట్టి మీరు ఎల్లప్పుడూ సానుకూల గమనిక తో ముగించాలి మరియు ఆమె లేదా అతను గతంలో ఎదుర్కొన్న సమస్యలను అధిగమించడానికి ముందుకు సాగాలని ఉద్యోగికి ఆశ ఇవ్వండి ఇంకా ఉద్యోగి మెరుగుపడకపోతే మీరు ఆమెను లేదా అతనిని తొలగించే చాలా కష్టమైన నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది క్రమశిక్షణా మరియు ఫిర్యాదుల విధానాలు విలియమ్స్ మరియు రంబుల్స్ పేపర్లో ఇచ్చిన సూచనలు కలిగి ఉండాలి కాబట్టి వారు క్రమశిక్షణ మరియు ఫిర్యాదు విధానాలలో సూత్రాలు ఉండాలి అని సూచిస్తున్నారు ఇతర విషయాలతోపాటు అది ఏ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుందో మరియు తీసుకోవలసిన విధానం యొక్క స్వభావాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి ఉద్యోగి నుండి మీకు ఏమి కావాలి ఉద్యోగి దాన్ని ఎలా సాధించగలరని మీరు అనుకుంటున్నారు చిన్న తప్పులతో వ్యవహరించే అనధికారిక నిబంధనలు ఒక వైపు చిన్న తప్పు విస్మరించబడదని ఉద్యోగికి తెలియజేయండి కానీ మరోవైపు ఇది చాలా తీవ్రమైన విషయానికి హామీ ఇవ్వకపోవచ్చు కాబట్టి ఉద్యోగులు సంకోచించరు వారు సంస్థకు రావడం సౌకర్యంగా ఉంటుంది తెలియకుండ చేసిన తప్పులు తమ స్ట్రైడ్ లో తీసుకోబోతున్నారని వారు గ్రహిస్తారు ఆరోపించిన దుష్ప్రవర్తనను ఎలా దర్యాప్తు చేయాలి అనే నిబంధనలు మరియు దుష్ప్రవర్తనగా వర్గీకరించబడిన ప్రవర్తనల జాబితా క్రమశిక్షణా విధానాన్ని అమలు చేయడానికి దారి తీస్తుంది కాబట్టి ఎంత తీవ్రంగా తీసుకోవాలో ఉద్యోగి తెలుసుకోవాలి మరియు అది క్రిస్టల్ స్పష్టం గా ఉండాలి కాబట్టి మీరు మరియు ఉద్యోగి ఇద్దరూ ఎప్పుడైనా పొరపాటు జరిగినప్పుడు మీ రిఫరెన్స్ కోసం ఈ జాబితాను ఉపయోగించవచ్చు ఆరోపించిన దుష్ప్రవర్తన ఎలా ఉందో దర్యాప్తు చేయాలి మరియు ఒక సమావేశం కోసం ఉద్యోగి ఆమె లేదా అతనిపై కేసును సమర్పించి ఆమె లేదా అతని కేస్ ను ప్రదర్శించడానికి అవకాశం ఇస్తారు కాబట్టి క్రమశిక్షణా చర్యలు వెంటనే తీసుకోలేమని ఉద్యోగి తెలుసుకోవాలి ఉద్యోగికి ఆమె లేదా అతని పనిని మెరుగుపరచడానికి సరైన అవకాశం ఇవ్వబడుతుంది క్రమశిక్షణా విధానాలు తగిన ఆంక్షలను వర్తింపజేస్తాయి క్రమశిక్షణా సమావేశం తరువాత ఉద్యోగిపై కేసును సమర్థించాలా ఉద్యోగి అసమంజసమైన ప్రవర్తనలో నిమగ్నమై ఉన్నట్లు రుజువైతే ఉద్యోగికి ఏమి చేయాలో ఉద్యోగి తెలుసుకోవాలి కాబట్టి అన్నీ స్పష్టంగా జాబితా చేయబడాలి ఈ కేసులో మునుపటి ప్రమేయం లేని సీనియర్ మేనేజర్ కు క్రమశిక్షణా సమావేశం ఫలితానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ఉద్యోగికి హక్కు ఉంది కాబట్టి మీకు తెలుసా ఉద్యోగికి తగిన దర్యాప్తు తర్వాత కూడా తీసుకున్న నిర్ణయానికి తిరిగి అప్పీల్ చేసే హక్కు ఉందని ఉద్యోగి తెలుసుకోవాలి మనము ఉద్యోగికి తనను తాను రక్షించుకునే ప్రతి అవకాశాన్ని ఇవ్వాలి మరియు ఉద్యోగి విఫలమైతే అది మంచిది కాదు కాబట్టి ఈ ఉపన్యాసంలో మీ కోసం నేను చెప్పేది ఇది కార్యాలయంలో కష్టతరమైన ఉద్యోగులతో మీరు ఎలా వ్యవహరించవచ్చనే దాని గురించి మరికొన్ని వివరాలతో మనము కొనసాగుదాము మీరు ఎదుర్కొంటున్న సమస్యలను నివారించడానికి లేదా ఉద్యోగులను క్రమశిక్షణ చేసే అవకాశాలను తగ్గించడానికి మానవ వనరుల నిర్వాహకులుగా మీరు మీ సామర్థ్యంతో ఏమి చేయగలరో తెలుసుకున్నాం కాబట్టి విన్నందుకు చాలా ధన్యవాదాలు తర్వాత ఉపన్యాసంలో మరికొన్ని మీతో మాట్లాడతాను